మొదటి వారపు అయిదవ భాగానికి స్వాగతం మునుపటి భాగంలో ఆక్యూలేసిక్స్ యొక్క పాత్రను తెలుసుకుందాము ఎటువంటి సంభాషణ లోనైనా మనం మాట్లాడుతున్న వ్యక్తి యొక్క దృష్టిని ఆకర్షించడం చాలా ముఖ్యం నిజానికి ఐ కాంటాక్ట్ ఎదుటి మనిషి దృష్టి వైపుకు మార్చగలిగితే అప్పుడు ఇద్దరూ ఒకే విషయం వైపు చూడవచ్చు మరియు ఒకే విషయంపై దృష్టి పెట్టవచ్చు ఒకరితో ఒకరు మాట్లాడుతున్నప్పుడు గానీ లేదా చిన్న సమూహంలో ఉన్నప్పుడు గానీ ఈ విద్య ఎలా ఉపయోగపడుతుందో మనం తెలుసుకుందాం ఉమ్మడి శ్రద్ధ కలిగిన ఈ ఉత్పాతం భాషాభివృద్ధి మరియు సామాజిక జ్ఞానం ప్రత్యేకించి చిన్నపిల్లలో సులభతరం చేస్తుంది మునుపటి భాగంలో మనం న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ లేకపోవడం అనేది ఆ వ్యక్తి యొక్క మానసిక మరియు నాడీ పనితీరు మీద ఆధారపడి ఉంటుంది వివిధ వైద్య పత్రికలలో ఈ అంశాన్ని గురించిన వ్యాఖ్యానాలే కాక వృత్తిపరమైన పరిస్థితులలో తరువాత దొరికిన నిర్ధారణలు వాటిని బలపరిచాయి వైద్య పరిశోధకుల ప్రకారం అణగారిన ఆత్రుత కలిగిన మతిభ్రమించిన మనుషులు సూటిగా మరియు తరచుగా ఎదుటివారి కళ్ళల్లోకి చూడటానికి కష్టపడతారు అదేవిధంగా శ్రద్ధ లోటు రుగ్మత రోగులలో మానసిక క్షోభ యొక్క మెరుగైన మరియు విజయవంతమైన గుర్తింపు తరగతిని ఉద్దేశిస్తూ ఉన్నప్పుడు ఈ లక్షణాలు మన తరగతి గదిలో కూడా కనబడతాయి అలాగే దీన్ని ఇతర వృత్తిసంబంధిత వ్యక్తిగత అమరికలలో కూడా మనం గమనించవచ్చు ఈ నిర్థారణలు తరగతి పరిస్థితులలోకూడా సమానంగా ప్రామాణికమైనవి మన అనుభవం ప్రకారం ఉపాధ్యాయునిగా తరగతి గదిలో ఏ సమయంలో అయినా ఎటువైపైన మనం చూడవచ్చు కానీ విద్యార్థులు వారితో ఎవరైతే ఐ కాంటాక్ట్ విసుగు చెందుతారు మనుసోవ్ ను ఉపయోగించవచ్చు అదే సమయంలో తదేకంగా ఎక్కువ సేపు ఒకే వ్యక్తి వైపు చూడటం మంచిది కాదు ఎందుకంటే అది శతృత్వ అవగాహనను మరియు భయాన్ని కలిగించే అవకాశం ఉంది అంతేకాక ఆ వ్యక్తిని అనవసరంగా రక్షణ కోసం చూసేలా చేస్తుంది సభ్యమండలి చర్చలలో కూడా ఐకాంటాక్ట్ చాలా ముఖ్యం సభ్య మండలి చర్చలలో మరియు ఇతర బహిరంగ చర్చలలో కుర్చీల యొక్క భౌతికమైన అమరిక చాలా జాగ్రత్తగా ఉండటాన్ని మనం గమనించవచ్చు వక్తలు అందరూ ఒకరి కేసి ఒకరు చూడగలిగే విధంగా పాల్గొనే అందరితో సానుకూల చూపును కొనసాగించడానికి వీలుగా అంతేకాక ప్రేక్షకుల వైపు ఏ ఆటంకం లేకుండా చూడగలిగేలా రూపకల్పన ఉండాలి ఈ క్రింది చిత్రంలో మండలి సభ్యులందరూ అర్థచంద్రాకారంలో ప్రేక్షకుల ఎదురుగా కూర్చుని ఉన్నారు అదే సమయంలో ప్రతి ఉపన్యాసకుడి ఎదురుగా వారి పేరు కాగితపు డేరా మీద రాసి ఉంది ఇంకా కాంతి కూడా కావలసినంత ప్రకాశవంతంగా ఉంది సానుకూల దృష్టిని ప్రోత్సాహపరిచే ఇటువంటి కుర్చీల అమరికాతో పాటు దృష్టి ఏమాత్రము సాధ్యంకాని అమరికాల ఇతర చిత్రాలను కూడా పరిశీలిద్దాము ఈ చిత్రంలో అలంకారం లేదా mise en scene చాలా అందంగా ఉండి వేదిక అమరిక మంచిగా కుర్చీలు సౌకర్యవంతంగా మరియు బల్లలు కిందకి ఉండి ప్రేక్షకుల వీక్షణకు అంతరాయం కలగకుండా ఉన్నాయి కానీ కుర్చీలన్నీ ఒక సరళ రేఖ మీద అమర్చబడి ఉపన్యాసకులు మాట్లాడుతున్నప్పుడు ఒకరితో ఒకరికి ఐ కాంటాక్ట్ ఉండె అవకాశం లేకుండా ఉంది ఈ సమయంలో ఉపన్యాసకుల పాల్గొనే స్థాయి మరియు ఉత్సాహం స్వయంచాలకంగా యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తాయి ప్రతి ఇంటర్వ్యూ సమయంలోనూ ఐ కాంటాక్ట్ కూడా సమానంగా ముఖ్యం అసలు సమాంతర మరియు తీక్షణ దృష్టి ఒక్కొక్కసారి ఎంపిక మరియు తిరస్కరణ తేడాలను మార్చివేస్తుంది కళ్ళు మన ఆసక్తి స్థాయిని సూచిస్తాయి అవి మన ధైర్యం స్థాయిని మరియు సంభాషణ సమయంలో వృత్తిపరంగా తయారీస్థాయిని కూడా సూచిస్తాయి ఒక సానుకూల చూపు ఆసక్తిని మరియు అభ్యర్థి తరఫున తయారీని సూచిస్తుంది ఆ వ్యక్తి యజమానుల విషయంలో సమయం మరియు శక్తి విషయంలో జాగ్రత్తగా ఉన్నాడని మరియు వీటిని పరిపూర్ణంగా గౌరవించడానికి తయారుగా ఉన్నాడని సూచిస్తుంది ఈ భావన అతను చెప్పేసమాధానాల వల్లనే కాక అతని కళ్ల ద్వారా కూడా తెలుస్తుంది స్థిరమైన కంటి చూపు ధైర్యాన్ని తెలుపుతుంది కాబట్టి ఇంటర్వ్యూ సమయంలో ఒక అభ్యర్థి క్రిందకు బూట్ల కేసి చూడటం లేదా బల్లమీద దృష్టి పెట్టడం చేస్తే ఆ చూపు దిశ ధైర్యం లేకపోవడాన్ని అభ్యర్థి తయారీ కాకపోవడాన్ని ఇంకా వారి ఆందోళనను సూచిస్తుంది అదే సమయంలో కళ్ళలోకి సానుకూలంగా మరియు ధైర్యంగా చూడటం వలన అభ్యర్థి సంపూర్ణంగా తయారై వచ్చాడని తెలుస్తుంది కొన్నిసార్లు ఇంటర్వ్యూ సమయాలలో ఎవరితో ఐ కాంటాక్ట్ కొనసాగించాలి ఒక సానుకూల చూపు ఇంటర్వ్యూ సమయంలో నిజాయితీని ఇంకా అభ్యర్థి యొక్క ఆసక్తి మరియు ఉద్దేశాన్ని తెలియజేస్తుంది అనుకూలమైన చూపు మంచిది మరియు సమంజసమైనది అయినా చూపులో హఠాత్తుగా తేడాను చూపించకుండా ఉండె విషయంలో జాగ్రత్తపడాలి ఉదాహరణకు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు అంతవరకు సానుకూల దృష్టితో ఉండి ఒక ప్రత్యేకమైన ప్రశ్నకు మాత్రం కళ్ళు రెప్పలు వేయడం గానీ చూపును తప్పించుకునే ప్రయత్నం చేయడం గానీ చేస్తే అది వెంటనే ప్రతికూలమైన సందేశాన్ని పంపిస్తుంది మొత్తంగా కాకపోయినా మీరు ఎక్కడైతే చూపును మార్చారో నిస్సందేహంగా అక్కడ ప్రశ్న తలెత్తుతుంది కొంతమంది మనుషులకు కళ్ళలో ఒక ప్రత్యేకమైన మెరుపు ఉంటుంది కళ్ళు మెరుస్తాయి ఇంకా కొన్నిసార్లు ఈ కాంతి లేదా మెరుపు తయారీ యొక్క స్థాయితో ముడిపడి ఉంటుంది ఒక అభ్యర్థి గనుక సంపూర్ణంగా తయారుగా మరియు ధైర్యంగా ఉండి వారు చెప్పే సమాధానాలు సరి అయినవి అయితే అప్పుడు స్వయంచాలకంగా వారి కళ్లలో కాంతి మరియు ధైర్యం ఉంటాయి ఈ మెరుపు వల్ల మీరు మాట్లాడే అంశం మీకు చాలా ఆసక్తికరమైనదని అదే సమయంలో మీరు గర్వంగా భావించే విషయాన్ని తెలుపుతున్నారని ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తికి అర్థమవుతుంది మీరు మీ విజయాలను గురించి సమాచారం ఇస్తున్నప్పుడు మీ పూర్వ అనుభవాలని చెబుతున్నప్పుడు లేదా విద్యా నైపుణ్యాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు మీలో కొంత స్థాయి ధైర్యం మరియు కళ్ళలో మెరుపు ఉండాలి ఈ మెరుపు ఉద్యోగం ఇచ్చేవారి లో మీరు ఆ స్థానానికి తగిన వారన్న ఆలోచనను పుట్టిస్తుంది

ఐ కాంటాక్ట్ సాంప్రదాయక వాతావరణంలో మనుషులు కొన్నిసార్లు అమర్యాదగా అనిపించే తీక్షణమైన చూపులు ఇప్పటికీ నిషేధిస్తారు దీనితో పోలిస్తే యు ఎస్ ఏ లో సూటిగా చూడటాన్ని ఇష్టపడతారు సాంస్కృతిక భేదాలను తెలుసుకొని వాటికి గౌరవం ఇవ్వడం హర్షించదగ్గ విషయమే అయినా సూటిగా చూడటం అనేది మనలో ఉన్న ధైర్యాన్ని మరియు నిజాయితీని తెలపడం అనే ఆలోచన రోజురోజుకు పెరుగుతోందన్న భావనను కూడా మనం గుర్తించాలి సంభాషణ జరుగుతున్నప్పుడు నిరంతరంగా సూటిగా చూడడం అనేది చాలా ముఖ్యం కొన్నిసార్లు ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు గాని లేదా మన భావాలను అమర్చే ప్రయత్నంలో గాని కొద్ది క్షణాల పాటు మనం కళ్ళు తిప్పుకున్నా అది ఖచ్చితంగా సరైనదే కాబట్టి సూటిగా చూసే చూపులో ఇది ఒక భాగం ఆలోచనలను అమర్చుకునే ప్రయత్నంలో ఒక రెండు క్షణాలు కళ్ళు మరల్చినా దానిని ప్రతికూలంగా తీసుకోకూడదు ఒక ప్రదర్శన జరుగుతున్నపుడు గానీ లేదా ముఖాముఖి సంభాషణలో గాని మాట్లాడుతున్న వ్యక్తి యొక్క చూపును ఆకర్షించడం చాలా ముఖ్యం ప్రదర్శన సమయంలో కొన్నిసార్లు మనం ఎవరితో అయితే మాట్లాడుతున్నామో వారి దృష్టిని నియంత్రించడానికి పెన్ను గానీ లేదా పాయింటర్ గాని వాడతాము ఒక్కోసారి మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటివారు ఎటో చూడటాన్ని మనం గమనించవచ్చు ఇది మనం చెప్పే విషయం మీద వారి అనాసక్తిని లేదా వారి సొంత ఆలోచనలలో నిమగ్నమై ఉండటాన్ని సూచిస్తుంది ఒక తెలివైన వ్యూహంగా పెన్ను గానీ పాయింటర్ గాని వారి కళ్ళ ముందుకు తీసుకువస్తే అనాలోచితంగా వారి కళ్ళు వీటి మీద కేంద్రీకరించబడి మనం చెబుతున్న విషయం మీదకు కూడా వెళతాయి కాబట్టి క్రమేణా ఎదుటివారి చూపును ఆకర్షించడం మొదలుపెట్టినప్పుడు మనం చెప్పాలనుకున్న ప్రధాన అంశం మీదకు వారి దృష్టిని మరలించవచ్చు బోర్డు మీద లేదా తెరమీద చూపించే ప్రదర్శనల సమయం లోనే కాకుండా ఎవరికైనా ఒక కాగితం మీద విషయాన్ని వివరిస్తున్నప్పుడు కూడా ఈ పద్ధతి ఉపయోగపడుతుంది LNP దగ్గర నుండి తీసుకున్న ఈ ప్రత్యేకమైన చిత్రం ఈ విషయాన్ని గణనీయంగా వివరిస్తుంది మొదటి చిత్రంలో మాట్లాడుతున్న వ్యక్తి ఎదుటివ్యక్తి చూపును కలం యొక్క కొనమీదకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుండగా రెండవ చిత్రం ఆ కలాన్ని వింటున్న వ్యక్తి దృష్టిపెట్టాల్సిన పుస్తకం మీదకు తీసుకురావడాన్ని మనం గమనించవచ్చు కాబట్టి సంభాషణ సమయంలో కళ్ళను నియంత్రించడం ద్వారా ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచనలను కూడా నియంత్రించవచ్చు బహిరంగ ప్రసంగాల సమయంలో ఇంకా ఏదైనా సామాజిక సంభాషణ లో ఎవరైతే అధికారిక స్థానంలో ఉండి ప్రసంగిస్తున్నారో వారు ఐకాంటాక్ట్ ను పాటించడం తప్పనిసరి కొన్నిసార్లు సభలలో మనం ప్రసంగిస్తున్నప్పుడు మనల్ని చాలా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయంలో నమ్మకాన్ని కలిగించడానికి మరియు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి సానుకూలమైన చూపును ప్రదర్శించడం చాలా అవసరం ఇటువంటి పరిస్థితులలో శరీరం మొత్తాన్ని ప్రేక్షకుల వైపు నిమగ్నం చేయడం శ్రేయస్కరం ప్రేక్షకుల వైపు తిరిగినప్పుడు ఆ వ్యక్తి వైపు చూసి అడుగుతున్న ప్రశ్న విని దానికి సమాధానం చెప్పడం ఉత్తమం దీనివల్ల ఆ వ్యక్తికి అడిగిన ప్రశ్న మీద సరైన ఆసక్తి చూపించిన భావన కలుగుతుంది ఈ ప్రత్యేకమైన వీడియో లో శరీరాన్ని బాహటంగా ఉంచి ఐ కాంటాక్ట్ ను పాటించే ప్రక్రియ చాలా చక్కగా తెలుపబడింది అతను మనుషులందరూ అభిమానాన్ని చాటే వ్యక్తిగా ప్రపంచ ప్రసిద్ధి పొందారు కరవాలము చేసే సమయంలో ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ గదిలో వారు మాత్రమే ఉన్నట్టు ప్రతివారికి వ్యక్తిగత గౌరవాన్ని ఇచ్చి అందరికన్నా వారి మీదే ఎక్కువగా ధ్యాస పెట్టినట్టు ప్రతివారికీ అనిపించేలా చేస్తారు ఇటువంటి భావాన్ని అందరిలోనూ ఎలా సృష్టించగలరు అని అడిగితే నా పరిశోధనల సమాధానం అతని ఐ కాంటాక్ట్ "ఒక చిన్న రాష్ట్రానికి గవర్నరుగా పన్నెండేళ్ళు ఉన్నప్పుడు అది నన్ను ఎలా ప్రభావితం చేసిందో మీకు చెబుతాను ప్రతి సంవత్సరం కాంగ్రెస్ మార్పుల కోసంచట్టాల మీద సంతకాలు పెట్టేవారు " ఈ సంభాషణ జరుగుతున్నంతసేపు దాదాపుగా 90 నుండి 95 శాతం బిల్ క్లింటన్ పాటించారు చాలామంది ఈ పని చేయడానికి కష్టపడతారు వింటున్నప్పుడు ఎదుటి వ్యక్తి కళ్ళల్లోకి చూడటం సమస్య కాదు కానీ వారు మాట్లాడవలసి వస్తే మాత్రం చాలా చాలా ఇబ్బందిగా భావించి సరిగ్గా ఆలోచన కూడా చేయలేరు బిల్ క్లింటన్ వెంటనే ముగించకుండా కొంత సమయం తీసుకొని మాటలను ముగిస్తున్న భావనను కలిగించి అతను మాట్లాడే మాటలు దాదాపు వీడ్కోలుగా అనిపిస్తాయి కాబట్టి ఆమెకు సంభాషణ ముగిసింది అన్న విషయం అర్థమవుతుంది " కాబట్టి చాలామంది మనుషులు 10 సంవత్సరాల క్రితం సంపాదించిన డబ్బు కన్నా ఇంకా తక్కువ డబ్బుకు కష్టపడి పని చేస్తున్నారు దీనికి కారణం విఫలమైన ఆర్థిక సిద్ధాంతం గుప్పెట్లో మనం ఉండటం మీరు తీసుకోబోయే నిర్ణయం మీకు కావలసిన ఆర్థిక సిద్ధాంతం మీద ఆధారపడి ఉండేలా చూసుకోండి కేవలం నేను పరిస్థితిని బాగు చేస్తాను అన్న మాటలు మాత్రమే కాకుండా నిజంగా దాని గురించి ఏమి చేయాలో ఆలోచించండి కానీ నా ఉద్దేశంలో మనం చేయాల్సిన పని అమెరికా లో పెట్టుబడి పెట్టడం " సరిగ్గా ఈ సమయంలో అతను కాలిపై బరువును మార్చి అక్కడ నుండి వెళ్లిపోబోవడాన్ని మనం చూడవచ్చు " వృత్తుల నుండి అమెరికా ఆరోగ్య సంరక్షణ ఖర్చులు మరియు మరల అమెరికా ప్రజలను దగ్గరకు తీసుకురావడం " మనము మంచి మరియు సానుకూల చూపు యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుకున్నా పరిచయం ప్రారంభంలో ఐకాంటాక్ట్ కు విపరీతమైన ప్రాధాన్యతనివ్వడం వలన మాట్లాడుతున్న వ్యక్తి కొన్నిసార్లు అసౌకర్యంగా మరియు సానుకూల ఇంకా స్పష్టమైన చూపును ప్రదర్శించాలి అనే ఒత్తిడి వల్ల ఆందోళనగా అనుభూతి చెందే అవకాశం ఉంది ఈ భావన ముఖ్యంగా ప్రదర్శన ఇస్తున్నపుడు సమూహ చర్చల్లో పాల్గొన్నప్పుడు లేదా మెదడుకు మేత పెట్టే సమావేశాలలో కూర్చున్నప్పుడు కలుగుతుంది ఏదో విధంగా ఈ ఒత్తిడి మనం తడబడేలా చేస్తుంది ఖచ్చితంగా ఐ కాంటాక్ట్ ను పొడిగించాలి అనే పరిస్థితులలో అది తెలిసి కూడా మనుషులు ఆ పని చేయలేనప్పుడు ప్రతికూలమైన శరీర భంగిమలు ప్రదర్శించే అవకాశం ఉంది ఈ విలక్షణతను నివారించడానికి ఎటువంటి పద్ధతులను మనం ఉపయోగించవచ్చు ఇటువంటి పరిస్థితులను నివారించడానికి మనుషులు యాదృచ్ఛికంగా కంటికి కనబడిన ఒక వస్తువును తీసుకొని ఉదాహరణకు బల్ల మీద ఉండే పేపర్ వెయిట్ తోనే మాట్లాడే సందర్భాలు కూడా ఉన్నాయి ప్రతికూలమైన చూపు ఎటువంటిదైనా విపరీత సానుకూల చూపు కూడా దాదాపుగా అంతే చెడ్డది ప్రశ్నించే వ్యక్తి కళ్ళల్లోకి తీవ్రంగా చూస్తుంటే ఇంటర్వ్యూ మొత్తం తక్కువ కనురెప్పల కదలికతో అతి బలవంతుడు అన్న భావన ఎదుటి వ్యక్తి కి కలుగుతుంది ఈ రెండూ అతిశయమైన పరిస్థితులను నివారించడానికి మనం ఒక ఆనందకరమైన మధ్య స్థానాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేయాలి నాకు సమర్థవంతంగా అనిపించిన ఒక ఉపాయాన్ని మీకు చెబుతాను దీని గురించి మొదటిగా డేల్ కార్నెగి ప్రస్తావించారు మరియు ఈ ఉపాయం కూడా చాలా సులువైనది మీరు ప్రశ్నించే వ్యక్తి కళ్ళలోకి వారి కళ్ల రంగును తెలుసుకొనగలిగేంత సమయం మాత్రం చూడండి అరక్షణం ఉండె ఈచూపు ఎదుటి వ్యక్తికి మీరు సానుకూల కంటి పరిచయానికి ఇబ్బంది పడట్లేదు అన్న విషయం తెలుస్తుంది ఇది ఎదుటివారితో సమర్థవంతమైన చూపును నిలబెట్టుకోలేని వారికి కూడా సహాయపడుతుంది సభలో ప్రసంగించే సమయంలో ముఖ్యంగా చాలామంది ప్రేక్షకులు ఉన్నప్పుడు ఐకాంటాక్ట్ ను కొనసాగించడం చాలా ఇబ్బంది కలిగించే పని అందరి వైపు చూడడం కుదరదు కాబట్టి కొన్ని రకాల ఉపాయాలను వాడవచ్చు ఒక ప్రత్యేకమైన ఉపాయం గదిలో ముందువరుసలో కూర్చుని ఉన్న వ్యక్తుల తలల పైకి చూడటం ఉదాహరణకు ముందు వరుస కేసి చూడవచ్చు గాని వారి కళ్ళల్లోకి చూడటం బదులు కొన్ని అంగుళాలు వాళ్ల తల పైకి అంటే వారి జుట్టు వైపు చూడండి దీనివల్ల వెనుక వరుసలో కూర్చున్న వారికి మీరు ముందు వరుస వారితో పాటుగా వారిని కూడా చూస్తున్న అభిప్రాయం కలుగుతుంది మరొక ఉపాయం ప్రేక్షకులు Z ఆకారంలో కూర్చున్నట్టు భావించండి ఇప్పుడు మీ కళ్ళను ఆ ఆకృతి ప్రకారం తిప్పితే Z లో ఉన్న అన్ని మూలలు వివిధ భాగాలలో కూర్చుని ఉన్న మనుషులతో ఐ కాంటాక్ట్ ను కొనసాగించే అవకాశాన్ని ఇస్తాయి కళ్ళతో Z ఆకారాన్ని చేస్తున్నప్పుడు విషయం యొక్క అనుకూలతను బట్టి కొన్ని విభాగాల ప్రేక్షకులకేసి ఒకటి రెండుసార్లు చూడటం కూడా ముఖ్యం మనం ఒక సానుకూలమైన చూపును ప్రదర్శిస్తున్నప్పుడు దానితో పాటుగా మొత్తం ముఖాన్ని కూడా అందులో భాగంగా ఉపయోగించాలి బాడీ లాంగ్వేజ్ చర్చలలో విషయం యొక్క అనుకూలతను బట్టి పూర్తి ముఖ పరిచయం చిరునవ్వు ఇంకా తలఊపడం అనేవి ప్రత్యేకించి ప్రసంగసభలలో ప్రేక్షకులలో ఒక విధమైన అనుకూలతను తీసుకొని వస్తాయి అదే సమయంలో మీరు గనుక ఒక వేదికపై నిల్చుని ఉన్నట్లయితే సమూహంలో ప్రతి మూలలోనూ నిజమైన లేదా ఒక ఊహాత్మక బిందువును లేక వ్యక్తిని ఊహించుకొని భిన్న రకాల చూపును ప్రదర్శిస్తే ప్రేక్షకులకు మీరు చాలామంది వైపు చూస్తున్న భావన కలుగుతుంది మరియు ఎక్కువమంది మనుషుల వైపు మనం సూటిగా చూడలేకపోయినా మనకు వారితో ఐకాంటాక్ట్ ను కొనసాగించే ఉద్దేశం బలంగా ఉంది అసలు ప్రస్తుత సమయంలో మనం వారికేసి సూటిగా చూస్తున్నాం అన్న భావనను కలిగించడం ఎంతో ముఖ్యం సరిగాని చూపు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను తీసుకొస్తుంది ఐ కాంటాక్ట్ గురించి తెలిసే ఉంటుంది ఇది ఆరుగురు స్నేహితులను ఉద్దేశించిన కథ ఈ ప్రత్యేక దృశ్యం లో చూపును కొన్నిసార్లు మరీ ఎక్కువగా ఇంకొన్నిసార్లు మరీ తక్కువగా ఉపయోగించి వేరు వేరు స్నేహితులు సృష్టించిన ఉల్లాసభరితమైన క్షణాలను మీరు చూడవచ్చు "ఇందులో మూడు ప్రాథమిక అవక్షేప ప్రవాహానికి సంబంధించినవి ఈ మూడు సిద్ధాంతాలను మరింత ఉపవర్గంగా వర్గీకరించవచ్చు " "ఇది ముఖ క్షమాపణ తెలుసా అతని కళ్ళల్లోకి చూడు నాకు తెలుసు నేను చూడగలను" "నాకు తెలీదు " "నేను చెబుతున్నాను నేను చేయగలను " "నువ్వు చేయగలవు " "ఇదిగో వినండి మేము నిజంగా చాలా బాధపడుతున్నాం " "ఇతను విచిత్రమైన కంటి పరిచయం చేస్తున్నాడు అతనికేసి చూడొద్దు అతనికేసి చూడొద్దు " "మేము చాలా చాలా బాధపడుతున్నాం అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాం " అదే సంభాషణా సమయాలలో సానుకూల దృష్టి చాలా అవసరం వివిధ రకాలైన చూపులూ మరియు దృష్టి మనకు ఎటువంటి ఉద్దేశాలను సృష్టిస్తాయో తెలుసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం పక్క చూపు ని అది తెలిపే వివిధ భావాలను తెలుసుకుందాం ఇది ఒక విధమైన శత్రుత్వాన్ని అనిశ్చితిని లేదా అనుమానాన్ని తెలిపే అవకాశం ఉంది అదే సమయంలో ఎదుటి వ్యక్తి మీద ఆసక్తిని కూడా సూచించవచ్చు చూపు తెలిపే నిశ్చితమైన అర్థాన్ని తెలుసుకోవడానికి మనం దానితో పాటుగా ఉండె భాషేతర భావ ప్రకటనను కూడా గమనించాలి ఒకవేళ ఎదుటి వ్యక్తి చూపించేది శత్రుత్వము లేక అనుమానము అయితే తల వెనక్కు తిరిగి కనుబొమ్మలు దగ్గరగా జరిగి నుదుటి మీద గీతలు ఏర్పడి నోరు క్రింద కు వంగి ఒక క్లిష్టమైన ఆకారం ఏర్పడుతుంది అదే సమయంలో ఎదుటి వ్యక్తి చూపించేది ఆసక్తి గనుక అయితే మెడ కనబడి తల పక్కకు వంగి కనుబొమ్మలు పైకెత్తి ఒక చిన్న చిరునవ్వు తో ప్రణయ సంకేతాన్ని పంపిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది కాబట్టి చూపు మరియు దాని ప్రాముఖ్యత అర్థం చేసుకోవాలంటే దాన్ని అనుసరించే శరీర సంజ్ఞలను కూడా గమనించడం ఆవశ్యకం మనం ఇంతకుముందు చర్చించినట్టు ఒక ప్రత్యేకమైన ఒంటరి అశాబ్దిక అన్నీ కలిపి చూసినప్పుడు మాత్రమే మనం దాని అర్థాన్ని ఒక వాక్యంలో చేర్చవచ్చు అదేపనిగా కళ్ళు చికిలించడం కూడా ఒక్కోసారి అచేతనంగా జరుగుతుంది ఒక వ్యక్తి తన స్వంత ఆలోచనలలో మునిగి ఉన్నప్పుడు గానీ మొత్తం పరిస్థితికి దూరంగా ఉండాలి అనుకున్నప్పుడు గాని లేదా ఇతరులను దృష్టి నుండి మరియు మెదడు నుండి నిరోధించాలి అనిపించినప్పుడు గాని ఇటువంటి స్థితి ఉత్పన్నమౌతుంది ఎదురుగా మాట్లాడుతున్న వ్యక్తి తో వ్యవహారాన్ని భరించే సహనం మెదడుకు లేదన్నప్పుడు లేదా ఆ మాట్లాడుతున్న విషయం అసలు ఏమాత్రము ఆసక్తికరంగా లేకుండా విపరీతమైన బాధను కలిగించేదిగా ఉన్నప్పుడు అదేపనిగా కళ్ళు చికిలించడం అనేది జరుగుతుంది కాబట్టి ఒక వ్యక్తి క్షణకాలం పాటు మిమ్మల్ని అతని మనసులో నుండి తొలగించాలి అనుకున్నప్పుడు స్వయంచాలకంగా కళ్ళు రెండు మూడు క్షణాల పాటు లేదా అంతకన్నా కొద్దిగా ఎక్కువ సేపు మూసుకుపోయి చూపు ఆగిపోతుంది ఇది ప్రతికూల దృష్టి అని మనం గమనించవచ్చు ఇప్పుడు మనం డార్టీన్గ్ ఐస్ లేదా చూపును తప్పించడం మొదలగు పరిస్థితుల ఉదాహరణలను తెలుసుకొందాం ఒక వ్యక్తి గదిలోకి వచ్చినప్పుడు ఒక్క చూపుతో చుట్టూ ఏం జరుగుతోందో గమనించే దృష్టిని డార్టీన్గ్ ఐస్ కూడా ఇటువంటి భావనను కలిగిస్తే ఆ వ్యక్తి యొక్క అభద్రత అవగతమౌతుంది డార్టీన్గ్ ఐస్ ఎక్కువ సమయం పాటు కళ్ళు మూసుకొని ఉండే అలవాటును సూచిస్తాయి వీటి ఉద్దేశం మన మనసులో ఉన్న భావాన్ని బయటకు చెప్పకూడదు అని అనుకోవడం అసలు మొత్తంగా చూపును తప్పించుకోవాలన్న ఆలోచన ప్రతికూల భావనలతో ముడిపడి ఉంటుంది ఒక వ్యక్తి ఆందోళన చెందుతున్నప్పుడు గాని క్షీణించిన అనుభూతిని పొందుతున్నప్పుడు గాని ఎదుటి మనిషిని తప్పించుకునే ప్రయత్నంలో కోపాన్ని మరియు అధికారాన్ని చూపించాలి అనుకున్నప్పుడు చూపు మరల్చే ప్రయత్నం చేస్తాడు కొన్నిసార్లు తమ ఆధీనతను తేలిపే ఉద్దేశంతో ఒక పరిస్థితి యొక్క ఆందోళనను తీక్షణతను తగ్గించాలన్న ఆలోచనతో కూడా మనుషులు చూపు తిప్పుకుంటారు ఇప్పటివరకు మనం దృష్టిలో చాలా రకాల ను గురించి తెలుసుకున్నాం వీటన్నిటిలో కి సానుకూల కంటి చూపు మనకు చాలా ముఖ్యం ప్రతికూలమైన చూపు లేక షిఫ్టీ అయిస్ యొక్క నిజమైన అర్థాన్ని తెలుసుకోవాలంటే మాత్రం చూపుతో పాటుగా ఇతర సంబంధిత సంకేతాలను కూడా గమనించాలి కళ్ళు శరీర భాష యొక్క ఇతర సంకేతాలతో ఏ విధంగా జతకలిసి ఉంటాయి మరియు ఒక ప్రత్యేకమైన ముగింపు కు రావడానికి ఎలా సహాయ పడతాయి అనే విషయాన్ని ఈ ఆసక్తికరమైన వీడియోలో మనం చూడవచ్చు ప్రసంగం యొక్క వేగంలోనూ మరియు గ్రహణ శక్తి యొక్క వేగంలోనూ చాలా తేడా ఉంటుందన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి సహజంగా మనకు దాదాపు 650 నుండి 700 పదాలను ఒక నిమిషంలో వినగలిగే సామర్థ్యం ఉంటుంది ఇది ఒక సగటు విద్యావంతుడిని పరిగణలోకి తీసుకుంటే వర్తిస్తుంది కాకపోతే నిమిషానికి మనం వాడే పదజాల సంఖ్య సాపేక్షంగా తక్కువగా ఉంటుంది సహజంగా మనం నిమిషానికి 150 పదాల కంటే ఎక్కువ మాట్లాడలేము ఒకవేళ ఇంత కన్నా ఎక్కువ పదాలను ఉపయోగిస్తే ప్రసంగం మరీ వేగవంతంగా ఉండి ప్రేక్షకులు సరిగ్గా అర్థం చేసుకోలేరు కాబట్టి సగటు శ్రోతలు వారికి ఉన్న మూడు వంతుల వినేసమయాన్ని చెబుతున్న విషయాన్ని విశ్లేషించడానికి భాషేతర భావ ప్రకటనల ఉపయోగిస్తారు కొన్నిసార్లు కొంతమంది సహనం లేని విద్యార్థులు ఇంకా ఏదైనా వృత్తినిమిత్త సభలలో సహనం లేని శ్రోతలు మాట్లాడుతున్న వ్యక్తిని మధ్యలో ఆపి ప్రశ్నలు అడగడాన్ని మనం గమనించవచ్చు ఇది సహజంగా ప్రసంగంలో అశాబ్దిక అంశాలను గమనించడానికి ఉపయోగపడుతుంది ప్రసంగం మధ్యలో శ్రోత మాట్లాడుతున్నవ్యక్తి నుండి చూపు తిప్పుకుంటే అతను విషయంతో ఏకీభవించట్లేదని లేదా దానిమీద కొన్ని మినహాయింపులు ఉన్నాయని అర్థం ప్రసంగం జరుగుతున్నప్పుడు ఉపన్యాసకుడివైపు చూడటం ఆసక్తిని మరియు ఆమోదాన్ని తెలియజేస్తుంది అదే ఉపన్యాసకుడు ప్రేక్షకుల వైపు చూస్తే అది అతను ప్రసంగిస్తున్న విషయం మీద నమ్మకాన్ని ఇంకా ఆ విషయాన్ని ప్రేక్షకులతో పంచుకోవాలి అన్న భావాన్ని సూచిస్తుంది అదే ఉపన్యాసకుడు ప్రేక్షకుల వైపు కాకుండా వేరొక వైపుకు చూస్తే ఆ వ్యక్తికి తను చెప్పబోయే విషయం మీద నమ్మకం లేదని లేదా ప్రశ్నలను తప్పించుకోవాలని అదే సమయంలో నిర్దిష్టమైన భావనను దాచాలన్న ప్రయత్నం చేస్తున్నాడని అనిపిస్తుంది కొన్ని సమయాలలో ప్రత్యేకించి వృత్తిపరమైన పరిస్థితులలో ఒకరి హోదా చాలా ముఖ్యమైనది పై హోదాలలో ఉన్న వ్యక్తులు ఇతరులు చెప్పేది వినాల్సి వచ్చినప్పుడు పెద్దగా వారికేసి చూడరు అదే వారి క్రింద పని చేసే వారితో మాట్లాడుతున్నప్పుడు లేదా ప్రత్యేకమైన సూచనలను ఇస్తున్నప్పుడు సూటిగా వారికేసి ఎక్కువ సేపు చూస్తారు కాబట్టి ఇంతకుముందు వీడియో లో చూసినట్టు అశాబ్దిక అంశాలను కూడా కలిపి చూడటం అవసరం ఇంతకు ముందు భాగంలో మనం న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ మొదలుపెట్టారు దీన్ని మన మెదడు యొక్క భాషను నేర్చుకుంటున్ననట్టుగా అనుకోవచ్చు కళ్ళ యొక్క యాదృచ్చిక కదలిక మాట్లాడుతున్న వ్యక్తి యొక్క మెదడులో జరిగే ప్రక్రియను తెలుపుతుంది ఇంకా ఇది చూపు ద్వారా బయటపడుతుంది మునుపటి భాగంలో దీని గురించి వివరంగా తెలుసుకున్నాము ఈ క్రింది రేఖా చిత్రం దీని గురించి మరికొంత సమాచారాన్ని తెలుపుతోంది ఈ రేఖాచిత్రం మనకు ఉపయోగపడే NLP కనుగొన్న ఫలితాలను ధ్రువీకరిస్తుంది ఒక వ్యక్తి ప్రత్యేకించి ఒక దిశ వైపు చూస్తున్నప్పుడు ఎటువంటి ఆలోచనలు ఉంటాయో సూచిస్తుంది ఎడమ మరియు కుడి దిక్కులు వివిధ రకాలైన ఆలోచన పద్ధతులను సూచించడం మీరు గమనించవచ్చు NLP ఒక సాంకేతిక విజ్ఞానంగా ఈ మధ్యనే స్థాపించబడినప్పటికీ దాని ప్రాథమిక లక్షణాలు 1890 లో ప్రచురింపబడిన విలియం జేమ్స్ అనే వాక్యం ఇందులో చెప్పబడినదే మొట్టమొదటిసారిగా ఆలోచన సరళికి కంటి చూపుకు మధ్య సంబంధాన్నివిలియం జేమ్స్ కు సంబంధించి NLP కనుగొన్న ప్రాథమిక సమాచారాన్ని తెలుపుతుంది మనం మన మెదడు యొక్క వేరు వేరు విభాగాలలో వివిధ రకాలైన సమాచారాన్ని నిక్షిప్తం చేసుకొనిఉంటాము మనం ఒక ప్రత్యేకమైన సమాచారాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు మన కళ్ళు ఒక ప్రత్యేక దిశలోనికి చూస్తాయి ఎవరైనా మనుషులను వారి మెదడులో ఏదైనా ఒక విషయాన్ని చిత్రంలా స్నేహితులతో ఆడుకుంటున్న ఒక చిన్ననాటి జ్ఞాపకం వారు ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు ఎడమ వైపు పైకి చూస్తారు అదే మనం సమాచారం గణాంకాలు అంకెలను కూడించడం వంటి సరళమైన విషయాలు అడిగినప్పుడు చాలాసార్లు కుడి వైపుకి చూస్తారు మనుషులు భావుకులై ఉన్నప్పుడు కలత చెందినప్పుడు భావన ప్రవాహం వారి కుడివైపు కిందకు ఉంటుంది అలాగే ఒక్కొక్కసారి మనుషులు తమలో తాము మాట్లాడుకుంటున్నప్పుడు ఎడమ వైపు కిందకి చూడటాన్ని చాలాసార్లు మనం గమనిస్తాం ఎప్పుడైనా సమాధానాన్ని రూపొందించుకుంటున్నప్పుడు చూసే సమాంతరచూపు మన ఆడియో ఛానల్ ల వద్ద ఆడుకుంటున్న శబ్దం అని మీరు గ్రహిస్తే మీ చూపు ఎడమవైపుకు ఉంటుంది ఎందుకంటే ఇది మీకు తెలిసిన శబ్దం అందువల్ల మెదడులో మీజ్ఞాపకాలను గుర్తుతెచ్చుకునే వైపుకు చూపుమళ్ళుతుంది అదే గనుక మీకు తెలియని శబ్దం అయితే అది ఏమిటో గ్రహించే సమయంలో చూపు కుడివైపుకు తిరుగుతుంది దీనితో ఆక్యూలేసిక్స్ సంకేతాల సమూహాన్ని గురించి తెలుసుకుంటున్నప్పుడు మళ్లీ కొన్ని రకాల దృష్టి గురించి చర్చించుకుందాం ధన్యవాదములు